కాబట్టి క్లాక్ ట్రీ రూపకల్పనపై మన చర్చను కొనసాగిస్తాము మన చివరి ఉపన్యాసంలో మనము గుర్తుచేసుకున్నాము గడియార చెట్టు రూపకల్పన కోసం H చెట్టు మరియు X చెట్టు విధానాల గురించి మాట్లాడాము ఈ రెండు విధానాలు ప్రాథమికంగా 4 శ్రేణి చెట్టు నిర్మాణాన్ని రూపకల్పన చేస్తున్నాయి ప్రతి నోడ్ ప్రతి దశలో 4 ఇతర నోడ్లకు అనుసంధానించబడి ఉంది కాబట్టి టెర్మినల్ పాయింట్లు లేదా సింక్ల సంఖ్య పవర్ అఫ్ 4 4 16 64 256 గా పెరిగింది ఈ 2 పద్ధతులు ప్రాథమికంగా గడియారపు టెర్మినల్స్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని పరిగణించలేదు ఇది స్వతంత్రంగా చెట్టును సృష్టించింది మరియు చిప్ యొక్క ఉపరితలం అంతటా సాధారణ శ్రేణి సింక్ స్థానాన్ని ఉత్పత్తి చేస్తుంది కాని మనం ఇప్పుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న అల్గోరిథంలు వేరే విధానాన్ని తీసుకుంటాయి అసలు క్లాక్ టెర్మినల్ పాయింట్ల స్థానాలను వారు విస్మరించరు బదులుగా వారు ఏమి చేస్తారు గడియారాలను అసలు క్లాక్ టెర్మినల్ పాయింట్ లేదా సింక్లు పంపించాల్సిన అవసరం ఎక్కడ ఉందో చూద్దాం ఇప్పుడు దానికి సంబంధించి ఒక చెట్టును క్రమపద్ధతిలో నిర్మించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఆ చెట్టు చాలా మందికి H లాగా కనిపిస్తాయి X లాగా కనిపించకపోవచ్చు అయితే ఇది ఒక చెట్టు అనిపించుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడు చర్చించబోయే పద్ధతుల వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇదే కాబట్టి దీని గురించి మనం మాట్లాడే మొదటి పద్ధతిని సగటు మరియు మధ్యగతంmean median లేదా MMM అంటారు ఇక్కడ మొదటి సారూప్యత ఏమిటంటే ఇది H ట్రీ అల్గోరిథం మాదిరిగానే ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది మీకు కావలసిన చోట సింక్ స్థానాలను ఇది నిర్వహించగలదనే కోణంలో వ్యూహం ఉంటుంది ఎందుకంటే హెచ్ ట్రీ కూడా మనము ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళేటప్పుడు మీరు పవర్ అఫ్ 4 యొక్క చక్కని స్థానాల పాయింట్లను పొందుతున్నారు ఎక్కడైనా మీకు సోర్స్ పిన్ అవసరం కాబట్టి మీరు చెట్టును కావలసిన సంఖ్యలో స్థాయి వరకు సృష్టించవచ్చు మీరు అసలు క్లాక్ టెర్మినల్ పాయింట్కు చాలా దగ్గరగా ఉండే పాయింట్ను పొందుతారు కాబట్టి ఈ పద్ధతిలో ఈ MMM ను సంక్షిప్తంగా పిలుస్తారు ప్రాథమిక ఆలోచన మీరు సగటు మరియు మధ్యగతంmean median వరుసగా లెక్కించండి సగటు మరియు మధ్యగతం లెక్కించబడతాయి మీరు మధ్యగతం ఎలా లెక్కిస్తున్నారో వివరించడానికి ప్రయత్నిద్దాం దీనితో వివరించే ఒక నిర్దిష్ట ఉదాహరణను చూద్దాం కాబట్టి నాకు పాయింట్ల సమితి ఉందని అనుకుందాము ఈ పాయింట్లలో ప్రతి ఒక్కటి నిర్మాణం వంటి గ్రిడ్లో కొన్ని కోఆర్డినేట్లను కలిగి ఉంటుంది మీరు పరిశీలిస్తే నేను కోఆర్డినేట్లను గుర్తించాను 2 2 2 7 4 3 4 5 6 4 7 7 10 2 9 5 కాబట్టి మీరు ఈ పాయింట్లలో ప్రతిదాన్ని చూడండి అక్కడ కొన్ని x కోఆర్డినేట్లు మరియు y కోఆర్డినేట్లు ఉంటాయి మీకు పాయింట్ల సమితి లేదా సంఖ్యల సమితి ఉన్నప్పుడు మీరు చూస్తే నాకు అంశాల సమితి ఉందని అనుకుందాము కాబట్టి నేను మీడియన్ తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు మధ్యస్థం యొక్క నిర్వచనం ఏమిటి మధ్యస్థం అంటే ఎడమ వైపున ఉన్న మూలకాల సంఖ్య మరియు కుడి వైపున ఉన్న మూలకాల సంఖ్య సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మనము ఆ రకమైన విషయాన్ని లెక్కించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి x కోఆర్డినేట్లకు సంబంధించి నేను y కోఆర్డినేట్లకు సంబంధించి మధ్యస్థాన్ని లెక్కించగలను మధ్యస్థాన్ని లెక్కించవచ్చు మీరు x కోఆర్డినేట్లు 2 2 4 4 ను చూస్తే మీరు చూస్తారు నేను x కోఆర్డినేట్లు 2 2 4 4 6 7 9 10 గా వ్రాస్తున్నాను కాబట్టి నేను వాటిని వారి x కోఆర్డినేట్ల ద్వారా క్రమబద్ధీకరిస్తున్నాను కాబట్టి మొదటి 4 నేను మొదటి విభజనలో ఉంచగలను రెండవ విభజనలో రెండవది కాబట్టి x కోఆర్డినేట్లకు సంబంధించి నేను మీడియన్ను కంప్యూట్ చేస్తే మిడిల్ పాయింట్ ఇది అవుతుంది అదేవిధంగా వారి y కోఆర్డినేట్ల ద్వారా మీరు వారి y కోఆర్డినేట్ల ద్వారా క్రమబద్ధీకరిస్తే అది మొదట ఈ 2 అవుతుంది తరువాత 2 మళ్ళీ మరో 2 మరియు 3 4 మరియు 5 5 7 7 అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ కత్తిరించినట్లయితే మధ్య బిందువు 2 2 3 4 1 లో ఉంటుంది కాబట్టి నిలువుగా మీరు మధ్యస్థాన్ని తెలుసుకోవాలనుకుంటే మధ్యస్థం ఇలా ఉంటుంది కాబట్టి మీరు x లేదా y గా ఉండటానికి మధ్యస్థాన్ని లెక్కించినట్లయితే మీరు ఏమి చేస్తున్నారో మీరు పాయింట్ల సమితిని 2 సమాన భాగాలుగా విభజిస్తున్నారు కాబట్టి మధ్యస్థాన్ని లెక్కించడం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఇది కాబట్టి ఇది టెర్మినల్స్ సమితిని సమాన పరిమాణంలో 2 ఉపసమితులుగా విభజించే మొదటి దశ విభజన అప్పుడు మొత్తం సెట్ యొక్క ద్రవ్యరాశి కేంద్రాన్ని విభజన చేయబడిన ఉపసమితుల ద్రవ్యరాశి కేంద్రానికి కనెక్ట్ చేయండి దీనిని కూడా వివరిద్దాం కాబట్టి మొదటి భాగం మధ్యస్థం తదుపరి భాగం సగటు గా నేను విభజన చేశానని అనుకుందాం అది ఎరుపు విభజనలో ఉంది ఈ విభజనను పరిశీలిద్దాం కాబట్టి నాకు ఎడమవైపు 4 పాయింట్లు కుడి వైపున 4 పాయింట్లు ఉన్నాయి మీరు 4 x కోఆర్డినేట్లను తీసుకునే సగటును తీసుకోండి 2 2 4 4 2 2 4 4 సగటు 3 6 7 9 10 కాబట్టి సగటు ఎంత సగటు 8 కాబట్టి మీకు 3 8 సగటు ఉంటుంది కాబట్టి 3 10 కావచ్చు మరియు మీరు y కోఆర్డినేట్లను చూస్తే అదేవిధంగా y కోఆర్డినేట్లను చూడండి 2 3 5 7 కాబట్టి 5 10 17 ద్వారా 4 ద్వారా 4 సుమారు 4 ఇది xఇది y సగటు మరియు కుడి వైపు 4 2 6 11 18 కాబట్టి ఇది సుమారు 4 మధ్య 5 అని చెప్పవచ్చు కాబట్టి 3 4 మరియు 8 5 సగటు కాబట్టి 3 1 2 3 4 ఇది 3 4 8 5 3 4 5 6 7 8 1 2 3 4 5 ఇది కాబట్టి ఆలోచన క్రింది విధంగా ఉంది కాబట్టి మధ్యస్థాన్ని లెక్కించిన తరువాత మీరు దానిని 2 ఉపసమితులుగా విభజించారు అప్పుడు మీరు కనుగొన్న ప్రతి ఉపసమితిలో పాయింట్లకు సంబంధించి మీరు x మరియు ys యొక్క సగటును సుమారుగా తీసుకుంటారు మీరు పిలిచే ఏ ద్రవ్యరాశి లేదా గురుత్వాకర్షణ కేంద్రాన్ని కనుగొనవచ్చు అప్పుడు మీరు ఈ 2 ద్రవ్యరాశిలను సరళ రేఖ ద్వారా కనెక్ట్ చేస్తారు మరియు మీరు దీన్ని పునరావృతంగా చేస్తారు కాబట్టి మళ్ళీ ఎడమ ఉపసమితిని మీరు 2 భాగాలుగా కుడి ఉపసమితులను మీరు 2 భాగాలుగా విభజిస్తారు ఈ విధంగా మీరు కొనసాగండి కుడి కాబట్టి మీరు వరుసగా కంప్యూటింగ్ సాధనాలు మరియు మధ్యస్థులు కాబట్టి మధ్యస్థులు అంటే మళ్ళీ మధ్యస్థం మళ్ళీ అర్థం అందుకే ఈ పద్ధతిని మీన్ మెథడ్ అఫ్ మీనన్ అండ్ మీడియాన్స్ means medians అని పిలుస్తారు కాబట్టి చూద్దాం నేను ఆ ఉదాహరణతో చేసి చూపినవి ఇక్కడ వివరించబడ్డాయి కాబట్టి మనము పాయింట్లను వాటి x కోఆర్డినేట్ల ద్వారా క్రమబద్ధీకరిస్తాము X కి సంబంధించి మధ్యస్థాన్ని నిర్వహించాలని లేదా మధ్యస్థాన్ని లెక్కించాలని అనుకుందాం P x సగటు అయితే అది మధ్యగతం కూడా కాబట్టి P x యొక్క ఎడమ వైపున ఉన్న అన్ని పాయింట్లు ఎడమ ఉపసమితి P left P L కు కేటాయించబడతాయి కుడి వైపున ఉన్న అన్ని పాయింట్లు P R కి కేటాయించబడతాయి అప్పుడు వీటిలో ప్రతిదానికి నేను సగటును చూపించినట్లు మనము లెక్కించి వాటిని కనెక్ట్ చేస్తాము మరియు మీరు పునరావృతమవుతారు మొదట మీరు నిలువు విభజన తరువాత ఒక క్షితిజ సమాంతర తరువాత నిలువు మరియు ఇది పునరుక్తిగా మీరు దాని గుండా వెళతారు కాబట్టి నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను H ట్రీ మరియు X ట్రీ అల్గోరిథంల మాదిరిగానే కాబట్టి మనము అడ్డంకులను విస్మరిస్తాము గడియారపు చెట్టును వేయడానికి పొరపై అడ్డంకులు ఉన్నాయని మనము పరిగణించము మరియు మీరు గడియారాలను శీర్షాలుగా అందించాల్సిన ఖచ్చితమైన పాయింట్లను ఉపయోగిస్తున్నాము కాబట్టి నా గడియారం చెట్టు H చెట్టు నుండి భిన్నంగా కనిపిస్తుంది ఇది రెక్టిలినియర్ కాదు కొన్ని అంచులు వాలుగా ఉంటాయి పాయింట్లు ఎక్కడైనా సరైనవి కావచ్చు క్రమం తప్పకుండా అంతరం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి మీరు నాన్ రెక్టిలినియర్ వైర్లు స్లాంటెడ్ వైర్లు అని చెప్పవచ్చు మీరు వాటిని క్షితిజ సమాంతర మరియు నిలువుగా మార్చడం ద్వారా మార్చవచ్చు మీకు కావాలంటే ఇది ఒక ఐచ్ఛిక దశ మీరు మొత్తం పొరను ఒకే పొరలో వేయాల్సిన అవసరం లేదు ఒక ఉదాహరణ సహాయంతో చూద్దాం కాబట్టి నేను సంఖ్యాపరంగా ఒక ఉదాహరణను రూపొందించాను కాని ఇక్కడ నేను ఏమి జరుగుతుందో రేఖాచిత్రంగా చూపిస్తున్నాను నేను మాట్లాడిన విధానం వలె 16 పాయింట్లు ఉన్నాయి కాబట్టి x దిశలో మీరు x సగటును లెక్కిస్తారు కాబట్టి ఎరుపు బిందువు మీ x మధ్యస్థం మీరు x మధ్యస్థాన్ని లెక్కిస్తారు ఎరుపు బిందువు x మీడియన్ కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు నిలువుగా ఒక విభజన చేస్తారు x ను మధ్యస్థానికి సంబంధించి x ను విభజించండి మీరు దీనిని ప్రయత్నించాలి కాబట్టి ఎడమ నుండి 8 పాయింట్లు కుడి నుండి 8 పాయింట్లు ఉంటాయి మీరు ఎడమ మరియు కుడి ఉపసమితుల కోసం ప్రక్రియను పునరావృతం చేస్తారు కానీ ఇప్పుడు x తో కాదు y తో కాబట్టి మీరు చూస్తే ఈ ఉదాహరణలో లాగా కాబట్టి ఇప్పుడు ఎడమ ఉపసమితిలో మీకు 4 పాయింట్లు ఉన్నాయి మీరు y ద్వారా ఇదే విషయాన్ని పునరావృతం చేస్తారు కాబట్టి 7 5 3 2 కాబట్టి ఇప్పుడు మీరు విభజన చేస్తే 2 3 1 5 7 లో ఉంటుంది ఇతర కాబట్టి ఇలాంటి విభజన ఉంటుంది అదేవిధంగా ఈ వైపు 2 4 5 7 కాబట్టి విభజన ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణలో ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి మీరు ఎడమ మరియు కుడి కోసం ద్రవ్యరాశి కేంద్రాన్ని లెక్కించండి కానీ ఇప్పుడు y కి సంబంధించి y మధ్యస్థంతో కాబట్టి ఇది మీ y మధ్యస్థం కావచ్చు మరియు ఇది మీ y మధ్యస్థం అదే నిలువు స్థాయిలో ఉండకపోవచ్చు ఈ 2 మధ్యస్థానికి సంబంధించి మీరు ఈ మధ్యస్థంలో కలపండి అప్పుడు మీరు దీని మరియు దీని యొక్క విభజన చేస్తారు మరియు పునరావృతంగా కొనసాగండి మరియు నేను మీకు తుది పరిష్కారాన్ని చూపిస్తున్నాను కాబట్టి మీరు దీన్ని మళ్ళీ పునరావృతం చేస్తే దీన్ని ఇలా చేయండి తర్వాత ఇలా చేయండి మరో 4 దశలు మీకు ఇది లభిస్తుంది ప్రతి ఉపసమితి ఒకే బిందువును కలిగి ఉంటుంది మరియు అవన్నీ కొన్ని ఆర్క్ల ద్వారా అనుసంధానించబడతాయి కాబట్టి పాయింట్లను అనుసంధానించే వంపులు లేదా అంచులు అవి క్షితిజ సమాంతర మరియు నిలువుగా ఉండవని ఇప్పుడు మీరు చూడవచ్చు అవి ఏకపక్షంగా ఉండవచ్చు మరియు ఈ ఆకారాలు మరియు పరిమాణాలు కావచ్చు కానీ మీరు చివరకు వాటిని మార్చినప్పుడు మీరు వాటిని సెగ్మెంట్ క్షితిజ సమాంతర నిలువుగా మార్చవచ్చు కాని ప్రారంభంలో మీకు ఇది వచ్చింది కాబట్టి మీకు ఏమి లభించింది మీరు ప్రారంభ పాయింట్ల సమితిని పొందారు మీకు చెట్టు ఎంబెడ్డింగ్ వచ్చింది ఇది అన్ని చేతుల పొడవు పరిమాణాలలో సమానంగా ఉందని నిర్ధారించుకుంటుంది ఎందుకంటే మీరు సగటు మరియు మధ్యగతంmean medianను లెక్కించే విధానం ఇది నిర్ధారిస్తుంది ఇది ప్రతి చెట్టు యొక్క సెగ్మెంట్ యొక్క మీ పొడవు 2 పరిమాణాలు సమానమైన ఒక చెట్టును మీరు సృష్టించారని మీరు అనుకుంటే అత్యల్ప స్థాయి నుండి ప్రారంభమవుతుంది మరియు ఉన్నత స్థాయి చెట్టుతో కలపడానికి 2 చెట్లను ఉపయోగించండి మళ్ళీ 2 వైపులా సమానంగా ఉంటాయి అదే విధంగా మీరు పునరావృతం చేస్తున్నారు మరియు ఇది ప్రాథమికంగా టాప్ డౌన్ విధానం మీరు వాటిని విభజించడానికి ప్రయత్నిస్తున్న మొత్తం సమస్య నుండి మొదలుపెట్టి వాటిని విభజించి ప్రతి విభజన ఒకే బిందువు ఉండే వరకు విభజనకు వెళ్లండి మరియు మీరు ఇప్పటికే చెట్టును పొందారని మీకు తెలుస్తుంది కాబట్టి మనకు ప్రత్యామ్నాయ పద్ధతి ఉంది ఇది చాలా పోలి ఉంటుంది కానీ ఇది బాటమ్ అప్ ఫ్యాషన్ను అనుసరిస్తుంది ఈ MMM లా కాకుండా ఇది టాప్ డౌన్ ఇక్కడ మనము మ్యాచింగ్ యొక్క కాన్సెప్టు ఉపయోగిస్తాము కాబట్టి మ్యాచింగ్ అనేది గ్రాఫ్స్ సిద్ధాంతం నుండి వచ్చిన ఒక కాన్సెప్టు కాబట్టి సరిపోలిక అంటే ఏమిటో మొదట వివరిద్దాం మీకు నిర్వచనం తెలియదు నాకు గ్రాఫ్ ఉందని అనుకుందాం 8 శీర్షాలు ఉన్నాయి అవి కొన్ని అంచుల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయని అనుకుందాము కాబట్టి 8 శీర్షాలు ఉన్నాయి మ్యాచింగ్ అని పిలువబడేదాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నాము సరిపోలిక సరిపోలిక ఏమిటి సరిపోలిక ఏమీ కాదు కేవలం అంచుల సమితి ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి మన మొదటి అవసరం ఏమిటంటే మీరు అన్ని శీర్షాలు చేర్చబడిన అంచుల సమితిని ఎంచుకోవాలి మరియు రెండవది శీర్షం ఒకటి కంటే ఎక్కువసార్లు చేర్చబడలేదు కాబట్టి ఈ ఉదాహరణ కోసం చాలా భిన్నమైన సరిపోలికలు ఉండవచ్చు సరిపోయే ఒక మ్యాచ్ కావచ్చు అని అనుకుందాము మీరు ఈ అంచుని తీసుకోండి మీరు ఈ అంచుని తీసుకుంటారు మీరు ఈ అంచుని తీసుకోండి మరియు మీరు ఈ అంచుని తీసుకోండి కాబట్టి మీరు మరికొన్ని సరిపోలికలను కూడా ప్రయత్నించవచ్చు మరొక సరిపోలిక ఉండవచ్చు మీరు ఈ అంచుని తీసుకోండి మీరు ఈ అంచుని తీసుకుంటారు మీరు ఈ అంచుని తీసుకుంటారు కాబట్టి సాధ్యమయ్యే బహుళ సరిపోలికలు ఉండవచ్చు కాబట్టి ఈ సందర్భంలో నేను 2 సాధ్యం సరిపోలికలను చూపించాను కాబట్టి ఒక సరిపోలిక 1 2 7 8 5 6 మరియు 3 అంచులను కలిగి ఉంటుంది ఎరుపు రంగుతో గుర్తించబడింది మరియు మరొకటి ఆకుపచ్చ రంగుతో గుర్తించబడింది 2 3 1 8 6 7 4 5 మరొక సరిపోలికను చెప్తాము కాబట్టి ఇలాంటి బహుళ సరిపోలికలు ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారు అత్యల్ప స్థాయిలో మాకు పాయింట్ల సమితి ఉంది ఇవి క్లాక్ టెర్మినల్స్ మన సరిపోలికను తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము దీని కోసం మొత్తం కొన్ని అంచులు కనిష్టంగా ఉంటాయి మీరు సాధనాలు మరియు మధ్యస్థాలmeans medians పద్ధతిలో చూస్తారు మనము పై నుండి అన్ని పాయింట్లను క్రమంగా విభజించడం మొదలుపెడుతున్నాము చివరికి మనము పరిష్కారం వద్దకు చేరుకుంటున్నాము కానీ ఇప్పుడు మనము రివర్స్ దిశలో పయనిస్తున్నాము మనము అన్ని పాయింట్లతో ప్రారంభిస్తున్నాము మనము 2 పాయింట్లు 2 2 ని కనెక్ట్ చేస్తున్నాము అంటే వైర్ల మొత్తం పొడవు కనిష్టంగా ఉంటుంది కాబట్టి సాధ్యమయ్యే అన్ని సరిపోలికలలో కనీస పరిమాణంలో ఉన్న ఒక సరిపోలికను మనము కనుగొంటున్నాము ఈ ప్రతి సరిపోలిక కోసం మనము ఎరుపు రంగును తీసుకుంటే మీరు ఎరుపు రంగును తీసుకున్నారని అనుకుందాం కానీ ఈ ప్రతి సరిపోలికలు మధ్య పాయింట్లను బాగా కనుగొంటాయి కాబట్టి ఇప్పుడు అసలు 8 శీర్షాలను మరచిపోండి ఇప్పుడు ఇవి నా కొత్త శీర్షాలు దీనిని v 1 2 అని పిలుద్దాం దీనిని 7 8 అని పిలుద్దాం ఇవి నా 4 శీర్షాలు 5 6 మరియు 3 4 మీరు వీటిని 4 పునరావృతం చేస్తారు కాబట్టి ఈ 4 న మీరు మళ్ళీ ఈ 2 శీర్షాలను విలీనం చేసే ప్రక్రియను పునరావృతం చేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒకరకమైన సరిపోలికను లెక్కించండి కాబట్టి దీనికి మరియు దీనికి మధ్య ఒక సరిపోలిక ఉండవచ్చు మరియు ఇతర సరిపోలిక వీటి మధ్య ఉంటుంది కాబట్టి మీరు శీర్షాలను తదనుగుణంగా కనెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఈ ప్రక్రియ ఒక ఉదాహరణతో చూపిస్తాను కాబట్టి ఇది స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం మీరు స్లైడ్కు తిరిగి వచ్చి ఇక్కడ వ్రాసిన వాటిని చూడండి నేను వివరించిన విషయం అదే కాబట్టి మనము N సింక్ల కనీస వ్యయ సరిపోలికను పునరావృతంగా నిర్ణయిస్తాము మరియు మీరు N ఒక సరి సంఖ్య అని ఊహిస్తున్నారు అంటే మీరు N ఎండ్ పాయింట్కు మ్యాచ్ అయ్యే N 2 సమితి లైన్ విభాగాలుset of N 2 line segments కనుగొంటున్నారు నేను తీసుకున్న ఉదాహరణలో మీకు గ్రాఫ్ ఉందని మీరు చూస్తున్నారు మనము అంచుల ఉపసమితిని తీసుకుంటున్నాముకానీ ఇప్పుడు నాకు పాయింట్ల సమితి ఉంది ప్రతి జత శీర్షాల మధ్య ఒక అంచు ఉందని నేను ఊహిస్తున్నాను కాబట్టి ప్రతి కనెక్షన్ సాధ్యమే దాని నుండి నేను అతి చిన్న పద్ధతిని కనుగొంటున్నాను కాబట్టి మనము N ద్వారా 2 లైన్ విభాగాలను కనుగొంటాము అది అన్ని N ఎండ్ పాయింట్లను కవర్ చేస్తుంది నేను చూపించిన ప్రతి మ్యాచింగ్ తరువాత మనము ఒక మధ్య బిందువును కనుగొంటున్నాము ఇది కొంత సమయం ట్యాపింగ్ పాయింట్ అని పిలువబడుతుంది తద్వారా 0 వక్రీకరణను కాపాడుతుంది కాబట్టి ఈ N బై 2 ట్యాపింగ్ పాయింట్లు తదుపరి దశకు ఇన్పుట్ను ఏర్పరుస్తాయి నేను చెప్పినట్లుగా కాబట్టి దాన్ని మళ్ళీ చూద్దాం ఇక్కడ మనము అదే ఉదాహరణను పరిశీలిస్తాము 16 పాయింట్ల సమితి ఉంది కాబట్టి MMM అల్గోరిథం వంటి విభజనతో ప్రారంభించడానికి బదులుగా మనము చిన్న సరిపోలికను కనుగొనడం ద్వారా ప్రారంభిస్తాము మనము కనుగొన్న అతిచిన్న సరిపోలిక ఇది అనుకుందాం ఇది మ్యాచింగ్ కాబట్టి నేను వాటిని సంబంధిత అంచుల ద్వారా కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎరుపు రంగులో చూపిన ప్రతి పంక్తుల కోసం ఈ సరిపోలిక తర్వాత మనము ట్యాపింగ్ పాయింట్లను కనుగొంటాము కాబట్టి ట్యాపింగ్ పాయింట్లు ఈ రెడ్ సర్క్యూట్లుగా చూపబడతాయి మీరు పునరావృతం చేస్తారు ఈ 4 మరియు 4 8 ట్యాపింగ్ పాయింట్ల కోసం మళ్ళీ సరిపోలికను కనుగొనండి నా మ్యాచింగ్ ఇప్పుడు ఇదే చిన్న మ్యాచింగ్ అని అనుకుందాం కాబట్టి ఈ 4 అంచుల కోసం మధ్య పాయింట్లు లేదా ట్యాపింగ్ పాయింట్లను మళ్ళీ కనుగొనండి కాబట్టి మళ్ళీ మ్యాచింగ్ చేయండి దీన్ని పునరావృతం చేయండి కాబట్టి మీరు చివరకు పరిష్కారం పొందుతారు ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి మీకు లభించే చివరి విషయం చెట్టులాగా అంచులాగా కనిపిస్తుంది కానీ ఇది చాలా సాధారణ అంచు కాదు వక్రీకృత అంచు అంచులు క్షితిజ సమాంతర మరియు నిలువుగా లేవు కానీ సాధారణంగా ఈ సమస్య కోసం ఈ బాటమ్ అప్ అప్రోచ్ టాప్ డౌన్ విధానం కంటే మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది వాస్తవానికి కొన్ని ఉదాహరణలు ఉండవచ్చు ఈ MMM పద్ధతి ఫలితాన్ని ఇచ్చే చోట మీరు పని చేయవచ్చు ఇది ఈ టాప్ డౌన్ కంటే మెరుగైనది కాబట్టి సాధారణ సందర్భంలో H ట్రీ విధానం కంటే రెండు పద్ధతులు మంచివి మీరు నేరుగా సింక్ పాయింట్లను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చోట కానీ మళ్ళీ నేను 2 స్టెప్ రౌటింగ్ కోసం పునరావృతం చేస్తున్నాను అక్కడ మీకు దిగువన గ్రిడ్ వంటి నిర్మాణం ఉంది మరియు మీకు పైన ఒక సాధారణ క్లాక్ ట్రీ ఉంది అప్పుడు మీరు H H రకం రౌటింగ్ కోసం వెళ్ళవచ్చు ఎందుకంటే మీకు టెర్మినల్ పాయింట్లు క్రమం తప్పకుండా ఉంటాయి 0 స్క్యూ క్లాక్ రౌటింగ్ గురించి మాట్లాడుకుందాం కాని మనం ఇక్కడ వివరంగా వెళ్ళడం లేదు జాప్యం మరియు శబ్దం మరియు సర్క్యూట్ల యొక్క అంచనాను చూసినప్పుడు మనం తరువాత తిరిగి వస్తాము కాబట్టి ప్రాథమిక సూత్రం ఏమిటంటే ఇక్కడ మనం వైర్ల రేఖాగణిత పొడవును పరిగణించటం లేదు కాబట్టి మనము వాస్తవానికి RC ఆలస్యాన్ని అంచనా వేస్తున్నాము పొడవు మాత్రమే కాదు అంచు వెంట జాప్యం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది కానీ ఒక మార్గం వెంట దీనిని పునరావృతంగా నిర్వచించవచ్చు కాబట్టి ఇది ఎలా జరిగిందో ఇక్కడ నేను మీకు కొన్ని సాధారణ గణనలను చూపిస్తాను కాబట్టి ప్రాథమిక సూత్రం బాటమ్ అప్ విధానం వంటిది మనము ఇప్పుడు మాట్లాడిన RGM విధానంలో ఒకే తేడా ఏమిటంటే ట్యాపింగ్ పాయింట్ల నిర్ణయంలో ఉంది కాబట్టి మీరు ట్యాపింగ్ పాయింట్లను నిర్ణయించేటప్పుడు మనము మిడిల్ పాయింట్ను కనుగొనలేము కాని మనము ఒక రకమైన వాస్తవిక జాప్యం మోడల్ను ఉపయోగిస్తాము ఈ ఎల్మోర్ జాప్యం మోడల్ విస్తృతంగా ఉపయోగించే జాప్యం మోడళ్లలో ఒకటి ఇది చాలా వాస్తవిక ఆలస్యాన్ని ఇస్తుంది కానీ అదే సమయంలో ఎక్కువ గణనను వినియోగించదు కాబట్టి ట్యాపింగ్ పాయింట్లను కనుగొనడానికి మనము ఈ ఎల్మోర్ జాప్యం నమూనాను ఉపయోగిస్తాము మరియు కొన్నిసార్లు మీరు ఉప చెట్ల అంతటా జాప్యాన్ని సరిపోల్చడానికి స్నీకింగ్ ఉపయోగించి వైర్ పొడుగును నిర్వహించాల్సి ఉంటుంది ఎల్మోర్ జాప్యం మోడల్ ఎందుకంటే ఒక భాగం మరొకటి కంటే చాలా వేగంగా ఉందని మీరు కనుగొనవచ్చు నెమ్మదిగా చేయడానికి మీరు వాటిని సమానంగా చేయడానికి ఎక్కువ సమయం పాటు చేయవలసి ఉంటుంది కాబట్టి సూత్రం బాటమ్ అప్ విషయం వలె ఉంటుంది దానిలో తేడా లేదు కానీ ట్యాపింగ్ పాయింట్ ఎంపికలో మాత్రమే తేడా ఉంది మిగిలినవి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ క్రింది విధంగా ఉంటుంది అంటే మీకు 2 ఉప చెట్లు ఉన్నాయి వాటి మధ్య కనెక్షన్ ఉంది అప్పుడు మీరు ట్యాపింగ్ పాయింట్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాటిలో ఒకటి పొడవు z మరొకటి 1 మైనస్ z కాబట్టి ఈ పంక్తులలో ప్రతి ఒక్కటి మీరు రెసిస్టన్స్స్ మరియు కెపాసిటెన్స్ల పరంగా మోడలింగ్ చేస్తున్నారు మరియు ఈ ఎల్మోర్ జాప్యం మోడల్ మీరు సహజమైన అంచనా వేయగల ఒక పద్ధతి మరియు ఈ 2 జాప్యాలు సుమారు సమానంగా ఉన్న z యొక్క విలువను నిర్ణయించడానికి మీరు తదనుగుణంగా ట్యాపింగ్ పాయింట్ను ఎంచుకోండి కాబట్టి ఈ ఎల్మోర్ జాప్యం నమూనాను చూద్దాం నేను సాధారణ ఉదాహరణ సహాయంతో వివరిస్తున్నాను నాకు ట్రాన్స్మిషన్ లైన్ ఉందని అనుకుందాం ఇక్కడ రెసిస్టన్స్ మరియు కెపాసిటెన్సులు పంపిణీ చేయబడినట్లు చూపబడతాయి R C1 R2 C2 R2 C3 ఇలా ఉంటుంది కాబట్టి ఎల్మోర్ మోడల్ ప్రకారం జాప్యం మూలం నుండి C1 కింది విధంగా అంచనా వేయవచ్చు C అనేది R1 యొక్క జాప్యం మాత్రమే కానీ C2 C అనేది R1 ప్లస్ R2 యొక్క జాప్యం R1 ప్లస్ R2 ప్లస్ R3 కారణంగా C3 జాప్యం అవుతుంది సోఅదే విధంగా ఇది పునరావృత సూత్రీకరణ R1 C1 R1 ప్లస్ R2 C2 మరియు చివరికి R1 R2 RN అన్నీ కలిపి CN చే గుణించబడతాయి కాబట్టి ఒక RC నిచ్చెన కోసం ఇది ఒక సాధారణ CMOS సర్క్యూట్ కోసం కాబట్టి ట్రాన్సిస్టర్లో ఏదైనా మీరు రెసిస్టన్స్ గామోడల్ చేయవచ్చు మరియు కొన్ని ఫుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్ను మీరు R C R C R C రకమైన నిచ్చెన వలె మోడల్ చేయగలిగే మరియు అక్కడ మీరు జాప్యం యొక్క చాలా ఖచ్చితమైన అంచనా వేయవచ్చు కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కోసం కూడా కొన్ని లోహ పొర పాలిసిలికాన్ పొర విస్తరణ పొర మీరు సంబంధిత రెసిస్టన్స్ మరియు కెపాసిటెన్స్ అంచనాలను కలిగి ఉండవచ్చు కాబట్టి మనము తరువాత దీనికి వస్తాము కానీ ప్రస్తుతానికి మీరు R మరియు C మరియు ఎల్మోర్ జాప్యం మోడల్ను అంచనా వేసే మార్గాలు ఉన్నాయని అనుకోవాలి దాని గురించి మంచి అంచనా వేయడానికి ఇది చాలా ఖచ్చితమైన పద్ధతి మరియు మీరు దాన్ని ఉపయోగించి ట్యాప్ పాయింట్లను కనుగొంటారు కాబట్టి ఇది ఎల్మోర్ జాప్యం మోడల్ను ఉపయోగిస్తున్నట్లు చూపబడిన రేఖాచిత్రం కాబట్టి ఒక సాధారణ ఉదాహరణ కోసం 0 స్క్యూ క్లాక్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అంచులు చాలా అస్పష్టతతో ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి మీరు వైవిధ్యం సమక్షంలో క్లాక్ ట్రీ బఫరింగ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు అనేక ఆప్టిమైజేషన్ దశలను పూర్తి చేయవలసి ఉంటుంది వాటిలో కొన్ని నేను ఇప్పటికే మాట్లాడాను రేఖాగణిత గడియారం చెట్టు ప్రారంభ బఫరింగ్ చొప్పించడం బఫర్ పరిమాణం సరి చేయడం మీరు బఫర్లో కొన్ని చిన్నవిగా పెద్దవిగా వైర్ల వెడల్పు స్నాకింగ్ చేయవలసి ఉంటుంది మీరు మార్గం వెంట ప్రక్కతోవ తీసుకొని వైర్ యొక్క పొడవును పెంచాల్సి ఉంటుంది కాబట్టి ప్రక్రియ వైవిధ్యాలు ఉంటాయి కాబట్టి మీరు వైవిధ్యం యొక్క ప్రభావాన్ని మోడల్ చేయగలిగితే మీరు క్లాక్ రౌటింగ్ పరిష్కారంతో రావచ్చు ఇది మీకు ఒక సరిహద్దును ఇస్తుంది మొత్తం వక్రీకరణలో కూడా అలాంటి వైవిధ్యాలు ఉంటాయి కాబట్టి గడియారపు చెట్లను కొన్ని మైక్రోప్రాసెసర్ల కోసం ఐబిఎమ్ లాగా రూపొందించిన 2 కేస్ స్టడీస్ను మనము చూస్తాము అవి ఏమి చేశాయి వారు మొత్తం చిప్ ప్రాంతాన్ని 16 నుండి 64 ప్రాంతాలుగా విభజించారు వీటిని సెక్టార్ అంటారు కాబట్టి వారు ఒక ఉన్నత స్థాయి H చెట్టును నిర్మించారు ఇది 2 స్థాయి లేదా 3 స్థాయి H చెట్టు ఇది 16 నుండి 64 సెక్టార్ బఫర్ల సమితిని నడుపుతుంది కాబట్టి సెక్టార్ బఫర్ యొక్క ఆకు మిమ్మల్ని ఒక రంగానికి దారి తీస్తుంది మరియు ప్రతి రంగానికి మీరు సరిగ్గా కనెక్ట్ చేయడానికి చాలా గడియారాలు ఉన్నాయి అవి స్వతంత్రంగా నిర్వహించబడతాయి కాబట్టి ఈ సెక్టార్ బఫర్లు ప్రతి సెక్టార్ని నిర్వహిస్తున్నాయి దీనిని ట్యూనబుల్ ట్రీ అంటారు ఈ రంగాలలో ప్రతిదానికి ట్యూన్ చేయదగిన చెట్టు ఉంది ఇక్కడ చెట్ల వైర్ పొడవు మరియు పరిమాణాన్ని ట్యూన్ చేస్తారు కాబట్టి ఆ జాప్యాలు సమానంగా ఉంటాయి మరియు ఈ ట్యూన్ చేయదగిన చెట్లు గ్రిడ్ను నడుపుతాయి ఆ గ్రిడ్ క్లాక్ ట్రీ సిగ్నల్ను మొత్తం చిప్కు అందిస్తుంది ఇది 2 స్థాయి విధానం అని నేను చెపుతున్నాను కాబట్టి హై లెవల్ నెట్వర్క్లో హెచ్ ట్రీ ఉంటుంది ఇది తక్కువ జాప్యాన్ని అందిస్తుంది తక్కువ శక్తి ప్రాంతం ఆప్టిమైజ్ చేయబడింది గ్లోబల్ వక్రీకరణ కూడా చాలా మంచిది నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా దిగువ స్థాయిలో గ్రిడ్ను కలిగి ఉంటుంది సాధారణ గ్రిడ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీకు కావలసిన చోట క్లాక్ సిగ్నల్ తీసుకోవచ్చు ఎందుకంటే గ్రిడ్ ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది గ్రిడ్ ఒక సాధారణ నిర్మాణం కాబట్టి ఇది మరింత మెరుగైన స్థానిక వక్రతను కూడా నిర్ధారిస్తుంది కాబట్టి మీరు గ్రిడ్ అంతటా గ్రిడ్ నిర్మాణాన్ని నడిపే బహుళ పాయింట్లు ఉన్నప్పుడు వక్రత తేడాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ వక్రత ఆ కోణంలో మంచిది కాబట్టి మరికొన్ని ఆప్టిమైజేషన్లు కూడా ఉన్నాయి పొరల మాదిరిగా మనం మెటల్ పొరలను ఉపయోగిస్తాము మరియు నేను వీటి వివరాలతో వెళ్ళడం లేదు ఒకే పంక్తికి బదులుగా కొన్ని క్లిష్టమైన వైర్లను నేను వేసాను అందువల్ల జాప్యం తగ్గుతుంది మరియు 8 సమాంతర వైర్లు వేయబడ్డాయి మరొక కేస్ స్టడీని చాలా చూడండి డిజిటల్ కార్పొరేషన్ యొక్క ఆల్ఫా 21264 ప్రాసెసర్ అక్కడ మనము ఇదే విధమైన 2 స్థాయి కాన్ఫిగరేషన్ను ఉపయోగించాము ఒక చెట్టు తరువాత గ్రిడ్ కాబట్టి గ్లోబల్ మెష్ మనము దీనిని GCLK అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ మళ్ళీ వారు 16 గడియార బఫర్లను నడపడానికి H చెట్టు లేదా X చెట్టును ఉపయోగిస్తారు మరియు ఈ క్లాక్ బఫర్లు గ్లోబల్ క్లాక్ మెష్ను డ్రైవ్ చేస్తాయి కాబట్టి ఐబిఎం మరియు ఆల్ఫా విధానం మధ్య ప్రాథమిక విధానం ఒకేలాగా ఉంటుంది నాటకీయంగా ఇది ఇలా చూపబడింది కాబట్టి చెట్టు నిర్మాణం ఉంది 16 బఫర్ డ్రైవ్ చేయండి 16 బఫర్లు ఈ ఇరుకైన దీర్ఘచతురస్రం ద్వారా చూపబడతాయి మరియు ఈ బఫర్లలో ప్రతి ఒక్కటి గ్రిడ్ను నడుపుతాయి కాబట్టి ఈ గ్రిడ్ ఆ ప్రాంతానికి స్థానికంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ గ్రిడ్ను కలిగి ఉన్న తర్వాత గ్రిడ్ నుండి మీరు మీకు కావలసిన చిప్లో ఎక్కడైనా క్లాక్ పాయింట్లను లేదా ట్యాపింగ్ పాయింట్లను తీసుకోవచ్చు కాబట్టి దీనితో మనము క్లాక్ ట్రీ రౌటింగ్ పై చర్చ చివరికి వచ్చాము మన తదుపరి ఉపన్యాసంలో మనం శక్తి మరియు గ్రౌండ్ రౌటింగ్ గురించి మాట్లాడుకుంటాము